అందరికీ నమస్కారం డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ పై ఎన్పిటిఇఎల్ యొక్క ఎంఓఓసి NPTEL s MOOC కోర్సుకు తిరిగి స్వాగతం నేను కాన్పూర్ ఐఐటికి చెందిన రవిచంద్రన్ ను నేను మీకు గత రెండు వారాలుగా ఈ కోర్సును ఇస్తున్నాను ఆపై మనము ఇప్పటికే మాడ్యూల్ 4 మరియు లెక్చర్ నంబర్ 10 లో ఉన్నాము ముఖ్యంగా ఈ వారం నేను కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ నైపుణ్యాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాను మీరు ఎందుకని గత వారంలో మీరు దానిని చూస్తే నేను ఒక కాన్సెప్ట్ కు ఒక ఉపన్యాసాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాను అని ఆశ్చర్యపోతున్నారా కానీ ఇది ఒక కాన్సెప్ట్ మరియు నేను దానిని 4 ఉపన్యాసాలకు తీసుకువచ్చాను మరియు ఇది చివరి ఉపన్యాసం నిజానికి నేను కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ స్కిల్స్ ను ముగించబోతున్నాను కానీ అప్పుడు మీరునేను ఇంత సమయం ఎందుకు గడుపుతున్నానో ఆశ్చర్యపోతున్నారా ఇది ఒక స్కిల్ అని మీరు కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ నైపుణ్యాల అభివృద్ధి చెందినట్లయితే వృత్తిపరమైన సర్కిల్ కాకుండా వ్యక్తిగత సర్కిల్లో కూడా చాలా ఎక్కువగా డిమాండ్ ల్ ఉంటారు ప్రజలు మీ వద్దకు వస్తారు కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడల్లా వారు మీ కోసం ఎదురు చూస్తారు మీరు వచ్చి వారి కాన్ఫ్లిక్ట్స్ పరిష్కరించుకోవాలని వారి విభేదాలను పరిష్కరించుకోవాలని వారు కోరుకుంటారు మీరు ఆ వ్యక్తులతో సామరస్యపూర్వకమైన సంబంధాన్ని కూడా కొనసాగిస్తున్నారు మరియు మీరు మీ వ్యక్తిత్వాన్ని కూడా బలోపేతం చేస్తున్నారు మరియు నిర్మిస్తున్నారు ఇది ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తిలో వెతుకుతున్న ఒక స్కిల్ మరియు ఇది మీ స్థాయిని నిర్ణయిస్తుంది మీరు మంచి నాయకుడైనా కాకపోయినా మీరు మొత్తం మీద మంచి వ్యక్తి అయినామిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి దీన్ని ఎవరు ఉపయోగించగలరు ప్రతిదీ దీని ద్వారా నిర్ణయించబడుతుంది అదే కారణం నేను దీని కోసం చాలా సమయం గడుపుతున్నాను కాబట్టి ఈ యూనిట్లో కొన్ని రకాల కాన్ఫ్లిక్ట్స్ ను మరియు అవి కాన్ఫ్లిక్ట్స్ ను పరిష్కరించడానికి ప్రయత్నించే కొన్ని రకాలను చూద్దాం ఇప్పుడు నేను ప్రతిసారీ చేసే విధంగా వెళ్ళే ముందు గత ఉపన్యాసంలో మనం చేసిన కొన్ని శీఘ్ర ముఖ్యాంశాలను చూద్దాం మనము వ్యక్తిగత స్థాయిలో రెండు సంఘర్షణలకు కొన్ని పరిష్కారాలను చర్చించాము ఒకటితండ్రి మరియు కొడుకు మరియు మరొకరు ప్రేమతో వివాహం చేసుకున్న జంట మధ్య ఉన్నారు కానీ అప్పుడు ఎవరు విడాకుల దశకు అంటే విడాకుల దశకు చేరుకోనున్నారు ఇప్పుడు నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మీరు రెండు వైపులా చూడాలి కానీ అదే సమయంలోమీరు మూడవ వైపుకు కూడా ఆకస్మికతను ఇవ్వగలగాలి మరియు బెర్ట్రాండ్ రస్సెల్ ప్రస్తావించిన వాటిని మీరు గుర్తుంచుకోవాలని కూడా నేను హైలైట్ చేసాను ఆయన జ్ఞానాన్ని స్థాపించడానికి ప్రయత్నించే విధానం గురించి ఆయన రాసిన చాలా ప్రసిద్ధ వ్యాసం నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ప్రజలలో ముఖ్యంగా వ్యక్తిగత విభేదాలలో ఒకరినొకరు యోగ్యతలను వ్రాయేలా చేయడం ద్వారా ముఖ్యంగావారు ఒకరినొకరు ద్వేషిస్తే ఆపై వ్యక్తులతో నోట్లను మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది ప్రతికూలంగా ఉంటుంది ఇప్పుడు మీరు అవసరాన్ని నొక్కిచెప్పడం మీరు అవసరమని ప్రజలకు చెప్పడం వంటి ఇతర సరళమైన మార్గాలు ఉన్నాయి ఆపై ఆ వ్యక్తులలో మాత్రమే కాకుండా మీ స్వంత మనస్సులో కూడా వ్యవస్థాపించడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఇది కాకుండా మనం కాన్ఫ్లిక్ట్స్ ను పరిష్కరించగల ఇతర సరళమైన మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మీరు అవసరాన్ని నొక్కిచెప్పడం మీరు అవసరమని ప్రజలకు చెప్పడం వంటి ఇతర సరళమైన మార్గాలు ఉన్నాయి ఆ వ్యక్తుల నుండి పరిష్కారం కోసం పోరాడటానికి లేదా డిమాండ్ చేయడానికి బదులుగా వాస్తవానికి ఇది అవసరంమీరు ఈ పరిష్కారాన్ని నాకు ఇస్తారని వారికి చెప్పే బదులు ప్రజలను సంఘర్షణలో పడే బదులు మీ అవసరాన్ని నొక్కి చెబితే నాకు ఇదే అవసరమని మీరు చెబితే కాబట్టి చాలా సార్లు ప్రజలు మీకు ఆ రకమైన అవసరాన్ని అందించడానికి లేదా అవసరాన్ని తీర్చడానికి మీకు సహాయం చేస్తారు ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ను పరిష్కరించడానికి ఇతర సరళమైన మార్గాలుగా నేను భావించే కొన్ని ఉదాహరణలను చూడండి ఇప్పుడు ఈ వైపు ఎవరైనా పరిష్కారం కోరుతున్నట్లయితే ఇది సోదరి మరియు సోదరుడి మధ్య ఉన్న పరిస్థితి అని చెప్పండి ఈ సోదరి దృశ్యం ఏమిటంటే ఆమె సోదరుడు బిగ్గరగా సంగీతం వాయిస్తూ తనతో నృత్యం చేస్తున్నాడుస్నేహితులు బహుశా ప్రక్కనే ఉన్న గదిలో ఉండి ఆపై అది ఆమెను చాలా ఇబ్బంది పెడుతోంది

స్పష్టంగా ఇలా చెబుతోందిః మీరు గూస్ మీరు చూసినప్పుడు మేము భయపడుతున్నాం మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని కనుగొనవచ్చు ఇప్పుడు అదే పరిస్థితిని మార్చవచ్చు సోదరి వాస్తవానికి తన అవసరాన్ని నొక్కిచెప్పి ఆపై ఆమె కోసం ఎందుకు ప్రశాంతతను కొనసాగించాలో ఇతర పార్టీలకు అర్థం చేసేలా చేసింది దానిని మార్చగల ఇతర మార్గాన్ని చూడండి సోదరి వెళ్లి హాయ్ అబ్బాయిలు అని చెబుతుంది మరియు అప్పుడు మంచి సంగీతం కానీ లేదా ఇంకా నాకు చాలా వాతావరణం అవసరం ఎందుకంటే చెబుతుంది నేను రేపు నా పరీక్షకు సిద్ధమవుతున్నాను అవసరాన్ని వారికి చెప్తున్నాను ఆపై సోదరుడు మరియు అతని స్నేహితులు కాబట్టి వారు ఇలా చెప్పే అవకాశం ఉంది మేము చేస్తాము త్వరలో వెళ్తాము మరియు మీరు శాంతితో పని చేయవచ్చు మేము మూసివేస్తున్నాం మేము ఇప్పుడే ముగిస్తున్నాము ఇప్పుడు పరిస్థితిని ఏది మార్చింది మునుపటి దానిలో ఆమె తన అవసరం ఏమిటో వారికి చెప్పలేదు ఆపై ఆమె కోపం తెప్పించిందిమొదట ఆపై ఆమె బయటపడింది ఆపై ఆమె భావోద్వేగంతో బయటపడిన విధానానికి త్వరగా స్పందించేలా చేసింది మరొకదానిలో ఆమె తన భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకుని ఆపై వారికి అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నించింది సరే మీరు సంగీతాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు కానీ నాకు ఇది అవసరం కాబట్టి చాలా సందర్భాలలో తన అవసరాన్ని తీర్చడంలో సహాయపడటానికి ఆమె వారికి అవకాశం ఇచ్చింది మీరు అవసరానికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే కానీ పరిష్కారం కోరుకోవడంపై కాకపోతే విషయాలు పని చేస్తాయి భార్యాభర్తల మధ్య భార్య తన భర్తకు మధ్య ఉన్న మరొక పరిస్థితిని చూడండిః నాకు ప్రశాంతత అంటే ఇష్టంమీరు టీవీని స్విచ్ ఆఫ్ చేసి అర్ధవంతమైన పని చేయగలరా ఇప్పుడు భర్త కానీ నాకు ఇష్టమైన కార్యక్రమం జరుగుతోంది దీనికి సమయం పడుతుంది నీవు ఎందుకు పైకి వెళ్లవు ఇప్పుడు ఇక్కడ అతను టీవీ చూడటం తప్ప వేరే అర్ధవంతమైన పని చేయాలని ఆమె ఒక పరిష్కారాన్ని కోరింది ఇప్పుడు అవసరాన్ని నొక్కిచెప్పే విషయంలో అదే దృష్టాంతాన్ని ఎలా మార్చవచ్చో చూడండినా యోగా చేయడానికి నాకు ప్రశాంతమైన స్థలం అవసరమని చెబుతుంది బహుశా ఆమె ఒక ప్రియమైన లేదా తేనెను జోడించి ఆపై ఇలా చెబుతుంది ఇప్పుడు భర్త ఈ క్రింది ప్రతిచర్యలలో ఒకదాన్ని ఇవ్వవచ్చు అవసరాన్ని నొక్కిచెప్పినట్లయితే అతను ఇవ్వగలడు సరే ప్రియ నేను టీవీని స్విచ్ ఆఫ్ చేసి ఆ నవలను చదువుతాను నేను నిన్ను శాంతితో ఉంచుతాను రెండవది నేను బ్లుటూత్ హెడ్ఫోన్ను ఉపయోగిస్తానని అతను చెప్పగలడు తద్వారా మళ్ళీ గది ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇది ఒక రకమైన విన్ విన్ అని నేను వింటాను మూడవది నేను ఇప్పుడు జాగింగ్ కోసం బయలుదేరుతాను కాబట్టి అది కూడా సాధ్యమే నాల్గవది అతను ఇలా అంటాడు నేను ఇంటర్నెట్లో ప్రోగ్రామ్ను చూడగలనని పట్టించుకోకండి తరువాత నేను మీ కోసం దానిని మూసివేస్తున్నాను ఇప్పుడు మీరు అవసరాన్ని నొక్కిచెప్పినట్లయితే అన్నీ సాధ్యమే కాబట్టి సంఘర్షణ పరిష్కారాల యొక్క ఇతర అంశాలను ప్రయత్నించకుండా ఇప్పుడు మన జీవితంలో సాధారణంగా ఎలాంటి సంఘర్షణలను ఎదుర్కొంటాము వాటిని ఎలా చూడగలం ఇప్పుడు ప్రజలు కాన్ఫ్లిక్ట్స్ ను పరిశీలించే 6 8 మార్గాలు ఉన్నాయి కానీ మీరు చేయగలరని నేను చెబుతాను వాటన్నింటినీ నాలుగు వర్గాలుగా విభజించండి అంతర్గతమైనది వ్యక్తిగతం అంటే లోపల జరిగే కాన్ఫ్లిక్ట్ నేను దీన్ని త్వరలో వివరించబోతున్నాను కానీ ఈ సంఘర్షణ నాకు మరియు నాకు నాకు మరియు నాకు మధ్య ఉంది సరే వ్యక్తిగతంగాః నేను ఎవరితోనైనా మరొకరితో నేను నా స్నేహితులతో నేను నా శత్రువులతో నేను నా యజమానితో నేను నా సహోద్యోగులతో మరియు వ్యక్తిగతంగా ఇంట్రాగ్రూప్ అంటే గ్రూప్ మరియు గ్రూప్ లోపల కాబట్టి ఒక వ్యక్తుల సమూహం కానీ సమూహంలో ఫ్రాక్షన్స్ ఉంటాయి అభిప్రాయ భేదాలు కాన్ఫ్లిక్ట్స్కు దారితీస్తాయి శామ్సంగ్ మరియు ఆపిల్ అనే రెండు కంపెనీలు ఒకదానితో ఒకటి పోరాడుతున్న వివిధ రకాల కార్పొరేట్ వాతావరణంలో ఉన్నట్లుగా ఇంటర్గ్రూప్స్ లేదా చిన్న కంపెనీలు స్థానిక కంపెనీలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్న రెండు దుకాణాలు మరియుఅప్పుడు వారు తమ ఖాతాదారుల కోసం పోరాడుతారు ఇది ఇంటర్ గ్రూప్ రెండు సమూహాల మధ్య ఇప్పుడు ఇంట్రా అనేది ఒకే సమూహంలో ఉంటుంది ఇంటర్ పర్సనల్ అనేది రెండు వ్యక్తిగత సంబంధాల మధ్య ఉంటుంది ఇంట్రా పర్సనల్ అనేది ఒక వ్యక్తి లోపల ఉంటుంది ఇప్పుడు మనం గెలవాల్సిన అత్యంత కఠినమైన యుద్ధం ఏది అని మీరు అడగవచ్చు వ్యక్తిగతమైన వాటితో అంటే లోపల జరుగుతున్న కాన్ఫ్లిక్ట్లతో వ్యవహరించడానికి కఠినమైన కాన్ఫ్లిక్ట్ పరిష్కార నైపుణ్యాలు అవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మీరు లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు చాలా అంతర్యుద్ధాలు ఉన్నాయి మీ మనస్సులో తరచుగా ఉండే వాటిలో కొన్నింటిని చూడండి ఇది ఒక పని చేయాలా వద్దా అనే మానసిక సందిగ్ధతతో మిమ్మల్ని వదిలివేస్తుంది కాబట్టి మీరు అలా చేయాలా వద్దా అనేది మనస్సులో ఉంది మీరు దీన్ని అడుగుతూనే ఉంటారు నేను ఉంచిన కొన్ని ఉదాహరణలను చూడండి లేవడం లేదా లేవకపోవడం అలారం మోగిన తర్వాత లేచి నిలబడాలా లేదా ఆపాలా మరి కాసేపు నిద్ర పోతుందా ఈ సమయంలో లేవడం లేదా లేవకపోవడం మీరు నిద్రపోవడానికి ఎక్కువ సమయాన్ని ఆదా చేయాలనుకుంటున్నందున లేచిన తర్వాత ఒక కప్పు టీ తాగడానికి ముందు పళ్ళు తోముకోవడం లేదా చేయకపోవడం లేదా ఆ రోజు అస్సలు బ్రష్ చేయకపోవడం ఉదయం నడకకు వెళ్లాలా వద్దా ఇవి మీరు పరిష్కరించాల్సిన వైరుధ్యాలు ఎవరితోనైనా మాట్లాడాలా వద్దా ముఖ్యంగా శీతాకాలం లో స్నానం చేయాలా వద్దా కాబట్టి స్నానం చేయాలా వద్దా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడానికి నేను అలా చేయాలా వద్దా వాయిదా వేయడాన్ని ఆపాలా వద్దా నేను వాయిదా వేయడం కొనసాగించాలా లేదా ఆపాలా సోమరితనాన్ని వదులుకోవాలా లేదా నిజానికి ఇది మీరు పరిష్కరించాల్సిన అత్యంత కఠినమైన పోరాటం అని నేను మీకు చెప్తున్నాను ముఖ్యంగా మీరు మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఆపై డేవిడ్ మెక్క్లెలాండ్ మరియు మాస్లో మాట్లాడుతున్న శ్రేష్ఠత స్థాయికి చేరుకోవాలనుకుంటే మీరు ఆ స్థాయికి చేరుకోవాలనుకుంటే మీరు నిజంగా మీ సోమరితనాన్ని ఏదో ఒక సమయంలో వదులుకోవాలి లేదా ప్రక్రియ వంటి ఇతర మీరు ముందుకు సాగితే దాన్ని ఆపుతామని నిర్ణయించుకుంటారు మీలో చాలా మంది ఈ సమయానికి సోమరితనాన్ని వదులుకున్నారని ఆపై ప్రశ్నలు కూడా విజయవంతం అవుతాయా లేదా అని నేను ఆశిస్తున్నాను కొందరు నిజంగా విజయానికి భయపడతారు కొందరు కీర్తికి భయపడతారు మరికొందరు ముఖ్యంగా ఓహ్ అని ఆలోచించండి నేను ప్రసిద్ధి చెందితే నా చుట్టూ చాలా మంది ఉంటారు కాబట్టి నాకు నా కోసం సమయం ఉండదు కాబట్టి నన్ను ప్రసిద్ధి చెందనివ్వండి నేను విజయవంతం కాకనివ్వండి ఆపై స్వీయ వాస్తవిక వ్యక్తిగా మారాలా వద్దా అనేది చివరి ప్రశ్న నేను మీకు చెప్తున్నాను అప్పుడు మాత్రమే మీరు స్వీయ వాస్తవిక వ్యక్తి అవుతారు అప్పుడు మీకు నిజమైన అంతరాత్మ ఆనందం ఉంటుంది కానీ అప్పుడు కూడా మీరు మిమ్మల్ని మీరు అనుమానించుకుంటారుః నేను అలా చేయాలా వద్దా మరియు నేను చేయవలసి వస్తే నేను చాలా పనులు చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను నిజంగా అలా చేసి నేను ఈ కోర్సును కొనసాగించాలా వద్దా వంటి సాధారణ ప్రశ్నలను కూడా ప్రశ్నించాలా ఇవి కాన్ఫ్లిక్ట్స్ ల రూపంలో మీ వద్దకు వచ్చే ఆలోచనలు ఆపై ప్రతిసారీ మీరువారితో పోరాడుతున్నారు మరియు మీరు వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు ఆపై కొన్నిసార్లు అది చాలా తాత్వికమైనది అవుతుంది మీరు షేక్స్పియర్ యొక్క హామ్లెట్ పాత్రలో చూడగలిగినంత పెద్దది ప్రసిద్ధ ఫ్రేజ్ టు బి ఆర్ నాట్ టు బి అని ఆయన చెప్పే ప్రశ్న అదే అంతిమమైనదిఅతని చుట్టూ ఉన్న పోరాటాలలో జీవించాలా వద్దా అనే మానసిక కాన్ఫ్లిక్ట్ రూపం ఇప్పుడు ప్రజలు కాన్ఫ్లిక్ట్స్ ను ప్రతికూల చట్రంలో ప్రతికూల దృక్పథంలో ఎందుకు చూస్తారు మరియు మీరు వైరుధ్యాలను ప్రతికూలంగా చూసినట్లయితే నేను వద్దు అని చెబుతానని మీకు తెలుసు మరియు నేను సంఘర్షణలను చాలా సానుకూల దృక్కోణం నుండి చూడాలనుకుంటున్నాను మరియు ప్రజలు ఎందుకు చూస్తారు మరియు మీరు ఎందుకు అలా చూస్తారు మరియు ఎందుకు మీరు దానిని అలా చూడకూడదు కోపం అన్నింటిలో మొదటిది మీరు దానిని చూస్తే ఎవరైనా కోపంగా ఉండాలని మనము కోరుకోము వారు కోపంగా ఉన్నప్పుడు ఒకరి ముఖం మాకు ఇష్టం లేదు నవ్వు ముఖ విలువను పెంచుతుందని మీకు తెలుసు కానీ మీరు ఎవరినైనా చూసినప్పుడు కోపం వస్తుంది ముఖం యొక్క అత్యంత వికారమైన రూపం వలె వారు కోపంగా ఉన్నప్పుడు ఉంటారు ఇప్పుడు ఒక వ్యక్తికి కోపం వచ్చినప్పుడు అతను లేదా ఆమె ఇతరులను బెదిరిస్తారు ముఖ్యంగా మీరు భావోద్వేగ నెట్వర్క్లో ఉంటే మరియు ఆ వ్యక్తి కోపంగా ఉండటం చూసినప్పుడు మిగతా వారందరూ నిలిపివేయబడితే వారు ఏదైనా చెప్పడానికి కూడా ఇష్టపడరు వారు భయపడుతున్నారు ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో కోపంగా ఉన్న తండ్రి తల్లిని కొడతానని బెదిరించడం చూద్దాం ఇప్పుడు పిల్లలు చాలా ఆందోళన చెందుతున్నారు కాబట్టి వారు మానసికంగా అణచివేయబడతారు వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేరువారు వెళ్లి తల్లిని రక్షిస్తారు వారు వెళ్లి తండ్రితో పోరాడితే కానీ అప్పుడు అతని ఉనికి మరియు అరుపులు మరియు కోపం చూపించడం కూడా ప్రజలను భయపెడుతుంది ఇప్పుడు ఇతర వ్యక్తులు చాలా భయపడుతున్నారు ఎందుకంటే వారు కాన్ఫ్లిక్ట్స్ ను ఒక రకంగా గ్రహిస్తారుమానసిక బెదిరింపులు ఒక రకమైన బెదిరింపు పరిస్థితి ప్రతిసారీ సంఘర్షణ తలెత్తినప్పుడు వారు అనుకుంటారు కాబట్టి వారు దానిని నివారించడానికి ప్రయత్నిస్తారు ఆపై ప్రజలు సాధారణంగా విభేదాలను ఇష్టపడరు మీతో విభేదిస్తూనే ఉన్న మీతో వాదిస్తూనే ఉన్న వ్యక్తిని మీరు ఎన్నిసార్లు ఇష్టపడ్డారు కాబట్టి సాధారణంగా ప్రజలు తమతో నిరంతరం నిరంతరం ఏకీభవించని వారి పట్ల ప్రేమను ఆప్యాయతను కోల్పోతారు మరియు వారు ఆ వ్యక్తులను తప్పించుకుంటారు లేదా కొంతకాలం తర్వాత శత్రువులుగా మారతారు కొన్నిసార్లు వారు ఇతరులతో ఏకీభవించని వ్యక్తులను పూర్తిగా ఆపుతారు కాబట్టి అసమ్మతి మంచిది కానీ అసమ్మతి తరువాత సున్నితమైన ఒప్పందం ఉండాలి మరియు సంబంధంలో ఉన్న సామరస్యాన్ని పునరుద్ధరించాలి కానీ ఎవరైనా అసమ్మతిని వ్యక్తం చేస్తుంటే అప్పుడు అది మంచిది కాదు మరియు అది సంఘర్షణ జరిగినప్పుడల్లా అది అసమ్మతి అని ప్రజలు భావించడానికి మరొక కారణం అప్పుడు మనం దానిని ఇష్టపడకూడదు ఇది కాన్ఫ్లిక్ట్ యొక్క సాధారణ అవగాహన మరియు క్వైట్ వాలిడ్ కానీ తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ కోర్సులో పాల్గొనే వ్యక్తిగా మరియు అప్పుడు మీ మొత్తం అంతర్గత కేంద్రాన్ని మార్చడానికి దీన్ని ఉపయోగించండికాన్ఫ్లిక్ట్ ను ప్రతికూలంగా చూసే బదులు కాన్ఫ్లిక్ట్ ను సానుకూలంగా చూడండి ఇప్పుడు మీరు కాన్ఫ్లిక్ట్ ను సానుకూల అంశంగా ఎలా చూడగలరు బాగా పరిష్కరించబడిన సంఘర్షణకు రక్షణాత్మక ఫలితాలను తీసుకురాగల సామర్థ్యం ఉందని మొదట అర్థం చేసుకోండి అది కంపెనీ సెటప్లో ఉన్నా ఉద్యోగ వాతావరణంలో అయినా లేదా కుటుంబ సెటప్లో కూడా బృందంగా పని చేస్తే ఫలితాలు ఉత్పాదకంగా ఉంటాయి ఇది విన్ విన్ పరిస్థితి అయితే ఇది చాలా ఉత్పాదకంగా ఉంటుంది స్పష్టత కోసం కాన్ఫ్లిక్ట్స్ ను సానుకూలంగా ఉపయోగించవచ్చు తప్పుడు సమాచార మార్పిడిని స్పష్టం చేయడం అపార్థాన్ని స్పష్టం చేయడం మరియు మీరు చురుకైన వ్యక్తి అయితే మీరు దాని నుండి నేర్చుకుంటారు మరియు మీరు దాని నుండి నేర్చుకోవడమే కాదు అప్పుడు మీరు ఉత్తేజపరిచే వాతావరణాన్ని ప్రోత్సహించడానికి కూడా మార్గం చూపుతారు కాబట్టి మీరు స్పష్టం చేయగలిగినప్పుడు దాని నుండి నేర్చుకోగలిగినప్పుడు కమ్యూనికేషన్ ఛానెల్లు తెరిచి ఉంటాయి ఆపై మీరు చాలా సానుకూల సంభాషణ వాతావరణాన్ని ప్రేరేపించగలుగుతారు ఇది సంబంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది ఒక కాన్ఫ్లిక్ ముగింపులో మనం చివరిసారి చర్చించినట్లుగా అది ఎల్లప్పుడూ ఒక సంబంధం బలానికి దారి తీస్తుంది మరియు అది సన్నిహిత బంధాలను పెంపొందించగలదు ఈ వ్యక్తులు చాలా సంతోషంగా మరియు లోతుగా అర్థం చేసుకున్న జీవితాన్ని మరియు సంబంధాన్ని గడుపుతున్నారని మీరు ఎప్పటికీ చెప్పలేరు కానీ వారు తమ జీవితంలో ఎప్పుడూ గొడవపడలేదు లేదు తరచుగా గొడవపడేది ప్రజలే తరచుగా ఒకరితో ఒకరు గొడవపడేది ప్రజలే మరియు వారు దాన్ని పరిష్కరించుకుంటారు వారు దానిని పరిష్కరించకుండా వదిలేస్తే అది విడాకులు లేదా విడాకులు వంటి ఏదైనా హాని కలిగించే పరిస్థితికి కూడా వెళ్ళవచ్చు ఆత్మహత్య లేదా అన్ని రకాల హింసాత్మక మరియు హానికరమైన కార్యకలాపాలకు పాల్పడటం కానీ మరోవైపు కాన్ఫ్లిక్ట్స్ లను పరిష్కరించుకోవడానికి వారు ఒకరికొకరు సహాయం చేసుకోగలిగితే వారు ఉద్దేశపూర్వకంగా విభేదాలను సృష్టిస్తున్నట్లు కనిపించినప్పటికీ చివరికి ఇది సన్నిహిత బంధాలను పెంపొందిస్తుంది వ్యక్తిగత స్థాయిలో మీరు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ లను పరిష్కరించగలిగినప్పుడు మీరు ధైర్యంగా ఉద్భవించవచ్చు పని ప్రదేశంలో సృజనాత్మక పరిష్కారాలను కనుగొనవచ్చు చాలా సార్లు మీరు కార్యాలయంలో బ్రెయిన్ స్టార్మింగ్ని ఉపయోగించినప్పుడు మీరు చాలా ఆసక్తికరమైన ఆలోచనలతో బయటికి వస్తారు కానీ గొడవలు ఒక రకమైన పోరాటాల పేరుతో కలిసి కూర్చోవడానికి ఒక రకమైన మూలంగా మారే వరకు ఇది ఎప్పుడూ రాలేదు పోరాటం పేరిట కలిసి కూర్చోవడానికి ఒక రకమైన మూలం కానీ పోరాటం పేరిట మీరు వాస్తవానికి వ్యక్తిగత సంఘర్షణలలో కొత్త వినూత్న పరిష్కారాలతో ముందుకు వచ్చారు కొత్త సంబంధాలు మరియు స్నేహాలను సుసంపన్నం చేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఇది సహాయపడుతుంది ఇంట్రా గ్రూప్ సంఘర్షణలలో సమూహం మరింత శ్రద్ధగల మరియు కలుపుకొని ఉంటుంది ఉదాహరణకువారు సమూహంలో కొంతమంది 2 3 వ్యక్తులు ఉన్నారు సమూహం పరిగణించడం లేదు కానీ సంఘర్షణ తరువాత ఆ మూడింటిని బాగా అర్థం చేసుకుంటారు ఆపై వారు మరింత శ్రద్ధగలవారు అవుతారు వారు ఏమి చేసినా వారు తమ కార్యకలాపాల్లో వారిని చేర్చుకోవడం ప్రారంభిస్తారు మొత్తంమీద సంఘర్షణలు అభివృద్ధికి మరియు శ్రేష్ఠతను సాధించే దిశగా అడ్డంకులను అధిగమించడానికి అవకాశాలు కాంఫ్లిక్ట్స్ ను ఉపయోగించండి వాటిని పరిష్కరించండి ఆపై శ్రేష్ఠతను చేరుకోండి ఇప్పుడు కొన్ని రకాల సంఘర్షణల పరిష్కారాలను లేదా సంఘర్షణను పరిష్కరించే విషయంలో మీరు ఎలాంటి వ్యక్తి అని చూద్దాం సాధారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఘర్షణలను నివారించాలని కోరుకుంటారు తప్పించుకునే రకాలు వారు సిగ్గుపడతారు వారు అంతర్ముఖులు లేదా కేవలం వారు కేవలం శాంతి సృష్టికర్తలు కావచ్చు ప్రజలు ఒకరితో ఒకరు గొడవ పడకూడదని వారు ఎల్లప్పుడూ కోరుకోరు వారు ఎల్లప్పుడూ ఒక రకమైన సామరస్యపూర్వక వాతావరణంలో జీవించాలని కోరుకుంటారు కాబట్టి వారు దానిని నివారిస్తారు వారు దాని గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు ఇతర రకం వసతి కల్పించడం నివారించడం కంటే కొంచెం మంచిది వారు సౌకర్యవంతంగా ఉంటారు వారు దృఢంగా ఉండరు వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయరు వారు సహకారం చేస్తారువారు మొదట సంఘర్షణను పరిష్కరించాలని కోరుకుంటారు మరియు మొదటిది వారు సంబంధాలను ఏర్పరచుకుంటారు ఎందుకంటే సంఘర్షణలో పాల్గొన్న అవతలి వ్యక్తిని బాధపెట్టాలని వారు కోరుకోరు వ్యతిరేక రకం దాడి రకం దూకుడు శక్తివంతమైన ఆధిపత్యంకార్మికుడిపై యజమానిని విద్యార్థిపై ఉపాధ్యాయుడిని కూడా నియంత్రించడానికి కొన్నిసార్లు అధికారాన్ని ఉపయోగించే వారు అధికార పోరాటాన్ని బట్టి భార్య మీద భర్త కొన్నిసార్లు భర్త మీద భార్య కూడా ఇప్పుడు సహకరించడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు లేదా దృఢమైన మరియు సహకార రకాలు కానీ అప్పుడు వారు విన్ విన్ పరిష్కారాలను కోరుకుంటారు వారు కలిసి పనిచేస్తారు తద్వారా వారు విన్ విన్ పరిష్కారాలను చేరుకోవచ్చు సాధారణంగా ఈ మోడ్ మంచిది కానీ అప్పుడు మీకు పోటీ మోడ్లో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు అంటే నేను గెలుస్తాను కానీ మీరు ఓడిపోతారు కాబట్టి నేను మీకు సహకరించను ఎందుకంటే మీరు ఓడిపోవాలని నేను కోరుకుంటున్నాను మరియు మీకు సహకరించడం ద్వారా నా స్వంత ఆందోళనలు రద్దు చేయబడుతున్నాయి అలా జరగాలని నేను కోరుకోవడం లేదు ఆపై మరో రకం ఉంది అంటే రాజీపడే రకం అంటే ఆ వ్యక్తి వదులుకోవడానికి సిద్ధంగా ఉండండి ఏదైనా కోల్పోతారు ఆపై అవతలి వ్యక్తి రాజీ పడుతున్నప్పటికీఇద్దరూ నష్టపోయే పరిస్థితిలో ఉన్నారు త్యాగం చేస్తున్నారు మళ్ళీ సామరస్యాన్ని కోరుతున్నారు కానీ ఒక కోణంలోఇది మరింత వృద్ధికి దారితీయదు మరొక కాన్ఫ్లిక్ట్ వచ్చే వరకు ఇది ఇప్పటికీ యథాతథ స్థితి ఇప్పుడు మీరు ఏది ఉత్తమమైనది అని అడిగితే మళ్ళీ అది సందర్భం మీద ఆధారపడి ఉంటుంది ఇది వ్యక్తి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీరు సిగ్గుపడకపోయినా మంచి సందర్భాలు ఉన్నాయిఅంతర్ముఖుడు మీరు దాడి చేసే రకం అయినప్పటికీ కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ను నివారించడం మంచిది ముఖ్యంగా బాస్ తో విభేదాలు ఆపై బాస్ చాలా దూకుడుగా ఉంటే అని వారు చెబుతారు కాబట్టి యజమానితో పోరాడడంలో అర్థం లేదు ఎందుకంటే వారు బాస్ ఎల్లప్పుడూ సరైనదని చెబుతారు ఆపై రెండవ నియమం ఏమిటంటే సందేహం వచ్చినప్పుడు మీరు వెళ్లి మొదటి నియమాన్ని చూడండి కాబట్టి ఇది చాలా పర్యావరణంలో జరుగుతోంది ఇక్కడ ఇది అధికారికమైనది మరియు ఇది చాలా సంప్రదాయబద్ధమైనది ఎక్కడ నివారించడం మంచిది కానీ అప్పుడు మీరు దాడి చేసే రకం అని అనుకుంటేమీరు అన్ని సమయాల్లో దాడి చేస్తున్నారని అనుకుంటే కొన్నిసార్లు వసతి రకాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించండిఆధారపడి ఉంటుంది సమయాల్లో సహకరించడానికి ప్రయత్నించండి విన్ విన్ పరిస్థితికి చేరుకోవడానికి ప్రయత్నించండి ఆపై మీరు పోటీ చేసే రకంలో ఉన్నారని అనుకుంటే మీరు ఎల్లప్పుడూ అలా అనుకుంటారునేను గెలవాలి మరియు ఎవరైనా ఓడిపోవాలి కాబట్టి పద్ధతిని మార్చడానికి ప్రయత్నించండి మీ పరిష్కార రకాన్ని మార్చడం ద్వారా పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనమందరం కాన్ఫ్లిక్ట్స్ను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము కానీ అప్పుడు మనం ప్రయత్నించాలని గుర్తుంచుకోండివిన్ విన్ పరిష్కారానికి చేరుకోండి మనం చాలా సార్లు సహకరించాలి దృఢంగా ఉండాలి కానీ అదే సమయంలో సహకరించాలి మరియు మనం విన్ విన్ పరిష్కారాన్ని వెతకడానికి ప్రయత్నించాలి ఇప్పుడు దీని ముగింపులో కాన్ఫ్లిక్ట్ పరిష్కారంపై ఈ ప్రత్యేక 4 ఉపన్యాసాలు కాబట్టి మీ నేటి జీవితంలో నేను ఇవ్వాలనుకుంటున్న కొన్ని శీఘ్ర చిట్కాలు మరియు సూచనలుమీరు కాన్ఫ్లిక్ట్స్ ను ఎలా ఎదుర్కోవచ్చు మీరు ఏ వైఖరిని కలిగి ఉండాలి మీరు కాన్ఫ్లిక్ట్ పరిష్కార నిపుణుడిగా మారడానికి మీరు కాన్ఫ్లిక్ట్స్ ను పరిష్కరించాలని నేను సూచిస్తాను మీరు అలా ఎలా చేస్తారు కాన్ఫ్లిక్ట్స్ ను ఆలింగనం చేసుకోండి కాన్ఫ్లిక్ట్స్ నుండి పారిపోకండి కాన్ఫ్లిక్ట్స్ ను కోసం చూడండి కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ ఉన్న చోట మీరు సంబంధిత వారందరికీ ఒక రకమైన అనుకూలమైన పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు ఆపై మీరు కాన్ఫ్లిక్ట్ కోసం వెతుకుతున్నప్పుడల్లా వాటిని పరిష్కరించడానికి మీ సామర్థ్యాలను పరీక్షించండి దాని చివరలో మీరు కాన్ఫ్లిక్ట్ ను పరిష్కరించిన విధానం గురించి ఆలోచించడానికి ప్రయత్నించండిః నేను ఈ కాన్ఫ్లిక్ట్ ను ఎలా పరిష్కరించాను నేను దీన్ని దాడి చేసే పద్ధతిలో చేశానా పిల్లలను నియంత్రించడానికి నేను నా శక్తిని ఉపయోగించానా నా స్నేహితులను నియంత్రించడానికి నేను నా భావోద్వేగ శక్తిని ఉపయోగించానా నేను ఇలా ఎలా చేశాను నేను పోటీ చేశానా గెలుపు ఓటమి పరిస్థితికి వెళ్లానా మీరు సంఘర్షణలను ఎలా పరిష్కరించారు ఆపై మీరు ఎప్పుడైనా సహకరించి ఆపై ఈ విన్ విన్ పరిస్థితిని చేరుకోవడానికి ప్రయత్నించారా అప్పుడు మీరు మీ సంఘర్షణ పరిష్కార స్థాయిలో ప్రావీణ్యం పొందడానికి ప్రయత్నించిన తర్వాత మీ స్నేహితులు మరియు సహోద్యోగులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి ఉదాహరణకు కాన్ఫ్లిక్ట్ పరిష్కారంలో రాణిస్తున్న వ్యక్తిగా మిమ్మల్ని ప్రజలకు తెలియజేయండి ఆ నైపుణ్యాన్ని పెంపొందించుకోడానికి ప్రయత్నించండి ఆపై తెలియని పరిస్థితులలో కూడా మీరు రహదారిపై నడుస్తున్నప్పుడు లేదా అక్కడ ఉన్నప్పుడు పొరుగు ప్రాంతంలో గొడవ వీధిలో గొడవ ఆపై యజమానికి ఎవరితోనైనా కొంత సమస్య ఉంది మీరు సంబంధిత వ్యక్తులతో మాట్లాడటానికి ఆఫర్ చేస్తారు ఆపై అడగండి ఆపై కనుగొనండి మీరు వారి తరపున వివాదాన్ని పరిష్కరించవచ్చు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నది తెలియని పరిస్థితులలో కూడా సున్నితంగా జోక్యం చేసుకోవడం కేవలం ఒక నిష్క్రియాత్మక పరిశీలకుడిగా మారకండి మరియు కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ దాని నుండి పారిపోకండిఇది కూడా పోరాటంతో కలిపి ప్రజలు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు మీరు వెళ్లినా కూడాఅప్పుడు మర్యాదగా మాట్లాడటానికి ప్రయత్నించండి ప్రజలు మిమ్మల్ని ఎక్కువ సార్లు కొట్టరు కాబట్టి మీరు రిస్క్ తీసుకొని మీ తీర్మానం ఎలా పని చేస్తుందో చూసి మునుపటి పాఠానికి తిరిగి వెళ్ళవచ్చు చెప్పబడిన కొన్ని సాధారణ ప్రక్రియలు మరియు పద్ధతులను ఉపయోగించండిమీరు మొదట వాస్తవాలను పొందాలనుకుంటున్నారు సానుభూతిని ఉపయోగించండి రెండు వైపులా వినండి మూడవ వైపు ఆపై ఆకస్మికతను ఇవ్వండి అన్నింటికీ దానితో మీరు దాన్ని పరిష్కరించగలుగుతారు మరియు గుర్తుంచుకోగలుగుతారుమీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరియు మానవ సంబంధాలను బలోపేతం చేయడానికి మీరు సంఘర్షణలను అవకాశాలుగా ఉపయోగించుకోవచ్చు కాబట్టి దీనితో సంఘర్షణ పరిష్కారంపై ఉపన్యాసాలను ముగిస్తున్నాను మీరు ఈ ఉపన్యాసాలను ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను కానీ ఆనందించడం కంటే మీ జీవితంలో సంఘర్షణలను ఎలా పరిష్కరించాలో మీరు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను మీ విభేదాలను పరిష్కరించడానికి సహాయం తీసుకోవడానికి మీరు ఎల్లప్పుడూ ఎవరినైనా ఉపయోగిస్తుంటే దానిని ఆపండి మరియుఅప్పుడు విభేదాలను పరిష్కరించడానికి మీలో అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి మిమ్మల్ని నమ్మండి మీరు విన్ విన్ పరిస్థితికి వెళ్ళగలరని ఎల్లప్పుడూ నమ్మండి మరీ ముఖ్యంగా నేను మీకు చెప్తున్నట్లుగా మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి లోపల ఉన్న సంఘర్షణలను ఉపయోగించండి పరిష్కరించడానికి కష్టతరమైన విషయం వాస్తవానికి అంతర్గత వ్యక్తిగత సంఘర్షణలలో ఉన్న సంఘర్షణలు ఇప్పుడు నిర్వహణ సమయం పరిశుభ్రత నిర్వహణ పని ప్రదేశాన్ని నిర్వహించడం వంటి అంతర్గత వ్యక్తిగత సంఘర్షణలకు సంబంధించి మరిన్ని విషయాలు ఉన్నాయి ఉదాహరణకు మీరు సేకరించి వాటిని చెడుగా చేసిన కొన్ని అలవాట్లను నిర్వహించడం ఆపై వీటిలో కొన్నింటిని ఎలా అధిగమించాలి ఒత్తిడిని ఎలా నివారించాలి ఇప్పుడు అన్నీ దీనికి సంబంధించినవి వీటిలో కొన్నింటిని మనం దశలవారీగా కూడా పరిశీలిస్తాముఈ కోర్సు కానీ ఇప్పుడు ఆ సమయంలో నేను మీకు చిట్కాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను ఆపై మీకు ఒక రకమైన నిపుణుడిగా శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను దానిని మీ స్వంత స్థాయిలో కూడా పరిష్కరించడానికి ప్రయత్నించండి ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు నేను తదుపరి వీడియోలో కొత్త పాఠంతో తిరిగి వస్తాను